తదుపరి సమాంతర రెసోనెన్స్ రెండు బ్రాంచ్ లు గల సర్క్యూట్ ని చూద్దాము మనం సరళమైన రెండు బ్రాంచ్ లు గల సర్క్యూట్ తీసుకున్నాము కాబట్టి ఇది RL ఇది ఒక ఇండక్టివ్ బ్రాంచ్ మరియు ఇది ఒక కెపాసిటివ్ బ్రాంచ్ కాబట్టి ఇది RL L ω మరియు ఇది RC XC కాబట్టి ఈ సర్క్యూట్ యొక్క సమాంతర రెసోనెన్సు ని చూద్దాము కాబట్టి Y అనేది అడ్మిటెన్స్ Y అడ్మిటెన్స్ YL YC కాబట్టి YL అంటే ఈ ఇండక్టివ్ సర్క్యూట్ యొక్క అడ్మిటెన్స్ కాబట్టి ఇది 1RL j XL మరియు ఇది 1 కాబట్టి ఇప్పుడు ఈ న్యూమరేటర్ మరియు డినామినేటర్ లో ఈ పదాన్ని RL j XL చే గుణించాలి అంటే ఇది RL j XL RL jXL ఇది RL2 j2 XL 2 గా ఉంటుంది కాబట్టి j 2 విలువ 1 కాబట్టి ఇది RL2 XL2 అవుతుంది వేరుచేస్తే అది RLRL2 XL2 అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది XLRL 2 XL 2 ఇమాజినరీ వైపు ఉంది కాబట్టి వాస్తవానికి ఇది ఈ రెండు రియల్ భాగాలు కాబట్టి రియల్ భాగము RLRL2 XL2 ఇమాజినరీ భాగము XLRL2XL2 గా అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది XLRL XL 2 ఉంది అదేవిధంగా RC j XC న్యూమరేటర్ మరియు డినామినేటర్ ని RC j XC చే గుణించాలి కాబట్టి రియల్ భాగం ఇక్కడ ఉంది మరియు ఇమాజినరీ భాగం ఇక్కడ ఉంది కాబట్టి నేను దానిని శుభ్రపరుస్తాను కాబట్టి దీని అర్థం అంటే కాంప్లెక్స్ అడ్మిటెన్స్ విలువ రియల్ నెంబర్ అయిన సందర్బంలో సర్క్యూట్ రెసోనన్స్ లో ఉంటుంది అంటే ఈ ఇమాజినరీ భాగం విలువ మనం 0 గా సెట్ చేసాము మనం సర్దుబాటు చేసినది 0 అలా చేస్తే అది XCRC 2 XC 2 XLRL2 XL2 అవుతుంది ఇది వాస్తవానికి ఇది ω ω0 రెసోనన్స్ ఫ్రీక్వెన్సీ వద్ద ఉంది అందుకే మనం ఎక్కడ అయితే XL L ω ఉంటే Lω0 అని మరియు XC 1 ωC ఉంటే 1 ω0c అని రాశాము కాబట్టి ఇది ఇక్కడ XL Lω0 మరియు XC 1ωC అంటే ω0C మరియు దానిని సరళీకృతం చేయండి కాబట్టి ఈ విధంగా ఒక క్రాస్ గుణకారం చేసి సరళీకృతం చేసి ఆపై ఉంచండి కాబట్టి సమీకరణంలో ఈ ఐదు పరిమాణాలలో ప్రతి ఒక్కటి రెసోనెన్స్ పొందటానికి వేరియబుల్స్ గా ఉన్నాయి ఐదు వేరియబుల్స్ ఒకటి ω0 తరువాత C తరువాత RL తరువాత RC తరువాత L కాబట్టి ఐదు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భం లో సమీకరణం 2 లోని ఐదు పరిమాణాలలో ప్రతి ఒక్కటి ఇది సమీకరణం 2 రెసోనెన్స్ ని పొందడానికి ఇది మారుతూ ఉండవచ్చు ఇప్పుడు సమీకరణం 1 ను పరిష్కరించడం అంటే నేను సమీకరణం 1 నుండి సమీకరణం 2 అని చెప్తాను కాబట్టి సమీకరణం 1 నుండి మనకు సమీకరణం 2 వచ్చింది ω0 1√ ఇది వస్తుంది అంటే ఈ సమీకరణం 2 నుండి ω0 కనుగొనండి కొద్దిగా గణిత గణన చేయండి మరియు దాని నుండి సరళీకృతం చేసి ఆపై ω0 1√LC చేసి √ RL 2 LC RC 2 L C చేయండి ఈ సమీకరణం 2 నుండి ఈ విధంగా వ్యక్తీకరణ లభిస్తుంది దయచేసి దీనిని చేయండి నేను తుది వ్యక్తీకరణని ఇచ్చాను కాబట్టి 1√LC √ RL 2 LC వస్తుంది ఇప్పుడు సర్క్యూట్ లూప్ అవుతుంది సిరీస్ సర్క్యూట్ లో అయితే ω0 1√LC మాత్రమే అవుతుంది కాబట్టి సిరీస్ RLC సర్క్యూట్ లో ఇది 1√LC అవుతుంది కానీ సమాంతర సర్క్యూట్ లో ఇది ఒక కారకం చే గుణించబడుతుంది మరియు ఇది ఈ కారకం కాబట్టి రెసోనెన్స్ ఎప్పుడు సంభవిస్తుంది రెసోనెన్స్ RL అంటే ఈ √ కింద ఉన్నందున ఈ పదం పాజిటివ్ గా ఉండాలి కాబట్టి ఒక షరతు RL RC అది 0 క్షమించండి RL 2 LC 0 గా ఉండాలి మరొక విషయం ఏమిటంటే RC 2 L C కూడా 0 గా ఉండాలి ఇది రెసోనెన్స్ కి ఒక షరతు కాబట్టి మనకు విలువ లభిస్తుంది ఎందుకంటే ఇది పాజిటివ్ గా ఉండాలి ఎందుకంటే ఇది పాజిటివ్ గా ఉండాలి లేదా ఇది నెగిటివ్ గా ఉండాలి ఇది RL 2 L C 0 మరియు RC2 LC 0 రెండూ నెగిటివ్ గా ఉంటే అది పాజిటివ్ గా ఉంటుంది అప్పుడు రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ యొక్క విలువ ను పొందుతారు నేను దానిని శుభ్రపరుస్తాను కానీ ఒకవేళ అది జరిగితే RL2 RC2 L C ఈ పరిస్థితి జరిగితే అది ప్రతి ఫ్రీక్వెన్సీ వద్ద రెసొనేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని శుభ్ర పరుస్తాను కాబట్టి ఇది అంటే రెండు బ్రాంచ్ లు గల సమాంతర సర్క్యూట్ యొక్క రెసోనన్స్ ఫ్రీక్వెన్సీ ω0 ఇది ఒక షరతు ఈ కారకాన్ని గుణించడం ఏమిటని పిలుస్తారుసిరీస్ RLC సర్క్యూట్ 1 √LC అయినప్పుడు కానీ ఈ కారకం తో ఇది గుణించబడుతుంది కాబట్టి ఇప్పుడు రెసోనెన్స్ కోసం నేను RL2 L C 0 మరియు RC2 L C 0 రెండూ పాజిటివ్ గా ఉండాలని చెప్పాను అంటే RL 2 LC మరియు RC2 LC గా ఉండాలి లేదా RL2 LC 0 అంటే RL2 L C అదేవిధంగా RC 2 LC 0 అంటే RC 2 L C అవుతుంది కాబట్టి ఈ విధంగా రెసోనెన్స్ జరుగుతుంది కానీ RL 2 RC 2 L C అంటే సర్క్యూట్ అన్నీ ఫ్రీక్వెన్సీ ల వద్ద రెసోనన్స్ లో ఉంటుంది ఎందుకంటే నేను కూడా చెప్పాను ఎందుకంటే ఆ కారకం అదృశ్యమవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సమీకరణం 1 ని పరిష్కరిస్తే ఇలాంటివి లభిస్తాయి నా ఉద్దేశ్యం ఇది సమీకరణం 1 అయితే ఇది సమీకరణం 1 నుండి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి దీనిని మనం ZC2 RC2 XC2 అని పిలుస్తాము ఇది నా ZC 2 మరియు ZL2 R2 XL2 కాబట్టి ఇప్పుడు నేను దానిని శుభ్ర పరుస్తాను ఈ సమీకరణం 1 నుండి ఈ సమీకరణం 1 నుండి మనం దీనిని చూద్దాం L ని పొందడానికి నేను దీనిని పరిష్కరిస్తాను నేను దీనిని చేసాను L 1 2 C ZC 2 √ ZC 4 4 RL 2 XC 2 ఇది సమీకరణం 3 ఇది ZC2 RC2 XC2 కాబట్టి ZC4 RC 2 XC 2 2 కాబట్టి సమీకరణం 1 నుండి దయచేసి దీనిని పరిష్కరించండి దీనిని L కోసం పరిష్కరించండి కాబట్టి శుభ్ర పరుస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఈ సమీకరణం 3 నుండి రెసోనెన్సు ఏమి జరుగుతుందో అది ZC4 4 RL2 XC2 0 గా ఉండాలి ఎందుకంటే ఇది 2 √ కాబట్టి అది పాజిటివ్ గా ఉండాలి కాబట్టి ఆ సందర్భంలో L యొక్క రెండు విలువలు లభిస్తాయి L యొక్క రెండు విలువలు లభిస్తాయి ఈ సర్క్యూట్ కోసం మనకి రెసోనన్స్ సంభవిస్తుంది కాబట్టి మరొకటి ఈ పదంలో ZC4 4 RL 2 XC 2 0 అయితే l కు ఒక్క విలువ మాత్రమే ఉంటుంది కానీ ZC4 ఈ పదం నెగిటివ్ గా ఉంటే రెసోనెన్స్ ఉండదు కాబట్టి నేను దానిని శుభ్ర పరుస్తాను ZC4 4 RL2 XC2 అవసరం అని నేను చెప్పాను 2 √ క్రింద ఈ పదం పాజిటివ్ గా ఉండాలి కాబట్టి సర్క్యూట్ రెసోనంట్ అయ్యే L యొక్క రెండు విలువలను మనం తెలుసుకుంటాము కాబట్టి అంటే ZC2 విలువల కోసం అంటే ఇక్కడ ఉంది ఉంది కాబట్టి ZC 4 4RL 2 XC 2 l 12 C ZC 2 వద్ద సర్క్యూట్ రెసోనన్స్ లో ఉంది నా ఉద్దేశ్యం ZC4 4 RL 2 XC 2 అంటే ఈ పదం 0 కాబట్టి అంటే L విలువ 12 C ZC 2 గా ఉంటుంది కాబట్టి అంటే L 12CZC 2 వద్ద సర్క్యూట్ రెసోనెన్స్ లో ఉంది మరియు ఎప్పుడైతే ZC4 4 RL 2 XL 2 గా ఉంటుందో L యొక్క ఏ విలువ కూడా సర్క్యూట్ ను రెసోనేట్ చేయలేదు కాబట్టి ఈ పరిస్థితి ఉంటే2 √ లోని విలువ నెగిటివ్ గా ఉంటుంది అప్పుడు L యొక్క ఏ విలువ కూడా సర్క్యూట్ ని రెసోనేట్ చేయలేదు అదేవిధంగా సమీకరణం 1 నుండి C కొరకు పరిష్కరించండి ఇది నేను వ్రాసినది కానీ పరిష్కరించడానికి నేను సూచిస్తున్నాను కాబట్టి 2 √ పాజిటివ్ గా ఉంటే మళ్ళీ సమీకరణం 1 నుండి RC ను పరిష్కరించి నట్లయితే 2L 1 ZL2 ZL4 4 RC2 XL2 గా వస్తుంది దాని యొక్క రెండు విలువలకు సర్క్యూట్ రెసోనన్స్ ని ఇస్తుంది కాబట్టి మరియు ఒకవేళ ZL4 4 RC2 XL2 0 అయితే C యొక్క ఒక విలువ 2LZL 2 మాత్రమే రెసోనన్స్ సర్క్యూట్ ని ఇస్తుంది కానీ ఈ పదం నెగిటివ్ గా మారితే C యొక్క ఏ విలువ కూడా సర్క్యూట్ ని రెసోనెన్స్ గా ఇవ్వలేదు కాబట్టి ఇది షరతు మనము సర్క్యూట్ రెసోనన్స్ కోసం C యొక్క రెండు విలువలను పొందాము మరియు ఇది ఒకటి ఇది ZL4 4RC2 XL2 C 2 LZL2 వద్ద సర్క్యూట్ రెసోనెన్స్ లో ఉంటుంది అయితే మళ్ళీ ఇది RL ఇది RC సర్క్యూట్ ఇప్పుడు మళ్ళీ సమీకరణం 1 నుండి ఇతర పరిమాణాల పరంగా RL కొరకు పరిష్కరిస్తే మనం చేస్తున్నది ఏమిటంటే ప్రతి వేరియబుల్ మనం ఇతర పరిమాణాల పరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి అలా అయితే RL కొరకు సమీకరణం 1 ను పరిష్కరించండి RL ఈ వ్యక్తీకరణ ఇది మనము సరళంగా చేస్తాము మరియు ω2LCRC2 ω2L2 LC 0 అయితే మనం సర్క్యూట్ రెసోనన్స్ వద్ద ఉంది అని చెప్తాము కాబట్టి ఇది RL విలువ సమీకరణం 1 ని అదేవిధంగా RC కొరకు పరిష్కరిస్తే RC యొక్క విలువ RL2ω2LC 1ω2C 2 L C యొక్క వర్గమూలం అవుతుంది కాబట్టి వాస్తవానికి ఇది 0 సర్క్యూట్ రెసోనెన్స్ కొరకు ఈ విలువ 0 కన్నా ఎక్కువగా ఉండాలి కాబట్టి L C RL మరియు RC ఈ విలువలు అన్నీ మనకు మిగిలిన వేరియబుల్స్ పరంగా లభించాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ రెండింటిలో 5 మరియు 6 లో నేను చెప్పాను కానీ ఇక్కడ నేను ఇక్కడ చెప్పినదంతా ఇక్కడ వ్రాయబడింది కాబట్టి సమాంతర సర్క్యూట్ యొక్క రెసోనెన్స్ సాధారణ ఇండక్టివ్ మరియు కెపాసిటివ్ సర్క్యూట్ అని పిలుస్తారు తరువాత మరొక పదం Q అని పిలువబడే నాణ్యత కారకాన్ని మనము నిర్వచించాము కాబట్టి కాయిల్స్ కెపాసిటర్లు మరియు సర్క్యూట్ యొక్క నాణ్యత కారకం నిర్వచించబడింది కొన్నిసార్లు ఒక సర్క్యూట్ కి నాణ్యత కారకం Q 2𝛑 గరిష్టంగా నిల్వ చేయబడిన ఎనర్జీ ఒక సైకిల్ ల్లో వెదజల్లబడిన ఎనర్జీ గా నిర్వహించాము దీనిని కాయిల్స్ కెపాసిటర్లు మరియు సర్క్యూట్ యొక్క నాణ్యత కారకం అంటారు కాబట్టి సాధారణంగా Q 2𝛑 గరిష్టంగా నిల్వ చేయబడిన ఎనర్జీ ఒక సైకిల్ లో వెదజల్లబడిన ఎనర్జీ ఉదాహరణకు ఇండక్టివ్ సర్క్యూట్ ని తీసుకుందాము అంటే ఇది రెసిస్టెన్స్ R ఇది XL JL ω మరియు ఇది I ద్వారా ప్రవహించే కరెంట్ అదేవిధంగా ఇది చిత్రం 1 అని పరిగణించండి ఇది చిత్రం 2 ఇది కెపాసిటివ్ సర్క్యూట్ అని పరిగణించండి ఇది R కరెంట్ I ప్రవహిస్తోంది మరియు ఇది 1 j ω C అంటే ఇది j ωC అవుతుంది ఇది XL మరియు ఇది XC XL JL ω మరియు XC j ω C కాబట్టి వీటిని మనము విడిగా పరిశీలిద్దాం ఇప్పుడు ఇప్పుడు చిత్రం 1 మరియు చిత్రం 2 లో చూపబడిన సర్క్యూట్ల లో ప్రతి సైకిల్కు వెదజల్లుతున్న శక్తి యొక్క విలువ రెసిస్టర్ యొక్క యావరేజ్ పవర్ అనగా Imax√22 R మరియు టైం T లేదా 1f యొక్క గుణకారం అవుతుంది అంటే Imax √2 ప్రాథమికంగా rms విలువ Irms విలువ అవుతుంది కాబట్టి దీనిని rms విలువ గా పరిగణిస్తాము వాస్తవానికి ఇది rms విలువ కాబట్టి పవర్ లాస్ Irms2 R అవుతుంది ఇది రెసిస్టర్లోని యావరేజ్ పవర్ Irms2 R గా పరిగణిస్తాము కాబట్టి మనము దానిని Imax√22 R అని రాస్తాము కాబట్టి అది రెసిస్టర్ యొక్క సగటు శక్తి మరియు పీరియడ్ T లేదా 1f అంటే ఇది సగటు శక్తి Imax√22 R అని చెప్తాను మరియు ప్రతి సైకిల్ అంటే దీనిని ఈ పదం చే గుణించాలి కాబట్టి ఇది f చే భాగించబడుతుంది కాబట్టి ఇది చిత్రం 1 మరియు చిత్రం 2 లో చూపబడిన సర్క్యూట్ల లో ప్రతి సైకిల్కు వెదజల్లుతున్న శక్తి యొక్క విలువ చిత్రం 1 లో చూపబడినది ఇండక్టివ్ సర్క్యూట్ మరియు చిత్రం 2 లో చూపబడినది కెపాసిటివ్ సర్క్యూట్ కాబట్టి ఈ సందర్భంలో చిత్రం 1 లో చూపబడిన RL సిరీస్ సర్క్యూట్ మనం ఇంతకుముందు గరిష్ట నిల్వ శక్తి ½ L I max 2 అని అధ్యయనం చేశాము కాబట్టి ఆ Q 2 pi ఇది గరిష్టంగా నిల్వ చేయబడిన శక్తి ½ L I max 2 అంటే ఇక్కడ మనం Q గరిష్టంగా నిల్వ చేసిన శక్తి ప్రతి సైకిల్ కు వెదజల్లబడే శక్తి అవుతుంది Sకాబట్టి ఈ సందర్భంలో ఇది 2𝛑12LImax22R1f ఎందుకంటే ఇది 2 మొత్తం కు వర్గం కాబట్టి Imax22Rf ఎందుకంటే ఇది వాస్తవానికి ప్రతి సైకిల్ కు శక్తిని వెదజల్లుతుంది కాబట్టి f అనేది ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ గా పరిగణించండి అంటే ఇది సెకనుకు 50 సైకిల్స్ చేస్తుందని అర్థం మనం f 50 హెర్ట్జ్ అని చెప్పినప్పుడల్లా అంటే ఇది సెకనుకు 50 సైకిల్స్ చేస్తుంది కాబట్టి ఇది ఒక్కో సైకిల్ కి కాబట్టి ఇది f తో భాగించబడినది కాబట్టి సరళీకరణ తర్వాత సరళీకృతం చేసిన తరువాత Q 2 𝛑f L R అంటే L ω R కాబట్టి అది ఇండక్టివ్ సర్క్యూట్ యొక్క Q అదేవిధంగా చిత్రం2 లో చూపబడిన RC సిరీస్ సర్క్యూట్లో గరిష్టంగా నిల్వ చేయబడిన శక్తి 12 CVmax2 లేదా మరొక విషయం ఏమిటంటే Vmax XC అంటే కెపాసిటర్ రియాక్టెన్స్ యొక్క మాగ్నిట్యూడ్ గా పరిగణించబడుతుంది కావున V max XC Imax ఇక్కడ V max XCImax అని వ్రాయబడినది ఇప్పుడు నేను దానిని శుభ్రపరుస్తాను చేస్తాను ఇది వాస్తవానికి 12 C Vmax2 కెపాసిటర్ లో నిల్వ చేయబడిన ఎనర్జీ లేదా ఈ సంబంధాన్ని ఉపయోగిస్తే 12 Imax2 ω2C వస్తుంది కాబట్టి ఆ సందర్భంలో XC 1 ω C ను ప్రతిక్షేపించండి మరియు సరళీకృతం చేస్తే ఇది లభిస్తుంది కాబట్టిఈ సందర్భంలో కెపాసిటర్ విషయంలో2𝛑12Imax2𝛚2CR1f కాబట్టి అలా చేస్తే Q 1 ωCR అవుతుంది అంటే ఇండక్టివ్ సర్క్యూట్ యొక్క నాణ్యతా కారకం Q L ω R మరియు కెపాసిటివ్ సర్క్యూట్ Q 1 ω C R గా పరిగణించబడుతుంది అందువల్ల రెసోనన్స్ వద్ద సిరీస్ RLC సర్క్యూట్ స్థిరమైన శక్తిని నిల్వ చేస్తుంది ఇప్పుడు రెసోనన్స్ వద్ద సిరీస్ RLC సర్క్యూట్ స్థిరమైన శక్తిని నిల్వ చేస్తుంది అని పరిగణించండి ఇప్పుడు ఇది సిరీస్ RLC సర్క్యూట్ ని పరిగణించండి VR I R దీని నుండి ప్రవహిస్తున్న కరెంట్ I మరియు ఇది L కాబట్టి ఇండక్టర్ వద్ద వోల్టేజ్ VL మరియు కెపాసిటర్ వద్ద వోల్టేజ్ VC మరియు ఉదాహరణకి VC V అని పరిగణించండి ఇక్కడ VC V అని వ్రాస్తున్నాను ఇప్పుడు I Im sin ωt అని పరిగణించండి ఇది ac పరిమాణం కాబట్టి Im sin ω t ఇప్పుడు కెపాసిటర్ వద్ద వోల్టేజ్ VC V V VC 1C Im sin ωt dt ను సమాకలనం చేయాలి అది సమాకలనం చేస్తే దాని విలువ Im ω C cos ω t గా ఉంటుంది కాబట్టి ఈ cos ω t ని sin 900 ω t అని వ్రాయవచ్చు కానీ ఇక్కడ sin ఉంది అంటే అది Im ωCsinω t 900 అంటే ఇక్కడ మనం I Im sin ωt మరియు కెపాసిటర్ వోల్టేజ్ V అని పిలుస్తాము వాస్తవానికి ఇది Im ω C sin ω t 900 అంటే వాస్తవానికి కరెంట్ లీడింగ్ లో ఉంటుంది ఎందుకంటే ఇది ω t 0 మరియు ఈ వోల్టేజ్ V VC లీడింగ్ లో ఉంటుంది మరియు ఇది కెపాసిటర్ వద్ద వోల్టేజ్ కాబట్టి మనము అందుకే Im ω C sin ωt 900 ఇప్పుడు ఇది sin ωt ప్లాట్ అయితే ఇది Im sin ω t ప్లాట్ కాబట్టి ఈ సందర్భంలో ఇది 0 నుండి ప్రారంభమైతే అది I కాబట్టి I మొదట శిఖరానికి చేరుకుంటుంది ఈ సందర్భంలోω t 0 ω t 0 ఉన్నప్పుడు కాబట్టి I 0 అని పరిగణించండి కాబట్టి ఇది ఇక్కడ 0 నుండి మొదలవుతుంది ఇక్కడ ఉన్నప్పుడు ω t 0 V Im ω c sin 900 కాబట్టి ఆ సందర్భంలో sin 90 1 కాబట్టి V అనేది V VC గా ఉంటుంది అది కెపాసిటర్ వద్ద వోల్టేజ్ అవుతుంది కాబట్టి ఇది ImωC అందుకే ఈ విధంగా ఈ పాయింట్ ImωC కాబట్టి కరెంట్ గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు అంటే ఈ కోణం 90 డిగ్రీలు కాబట్టి దాన్ని శుభ్రపరుస్తాను కాబట్టి ω t 90 డిగ్రీ ఉన్నప్పుడు I Im కాబట్టి ఇది ω t ఇది 900 I I m కానీ ω t 900 అయినప్పుడు 90 డిగ్రీలు ప్రతిక్షేపిస్తే అప్పుడు V 0 అవుతుంది కాబట్టి అందుకే V 0 ఎందుకంటే ఇది V వక్రరేఖ కాబట్టి V 0 కాబట్టి వాస్తవానికి కరెంట్ వోల్టేజ్ కంటే వేగంగా శిఖర విలువకు చేరుతుంది కాబట్టి ఈ కరెంట్ దీని నుండి వోల్టేజ్ కంటే 90 డిగ్రీలు లీడింగ్ లో ఉంటుంది దీనిని మనం సులభంగా చేయవచ్చు అందువల్ల I VC కంటే 90 డిగ్రీల కోణంతో ముందుంది అని రాశాము ఇప్పుడు కెపాసిటర్ వోల్టేజ్ గరిష్టంగా ఉన్నప్పుడు ఇండక్టర్ కరెంట్ 0 మరియు దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ కెపాసిటర్ వోల్టేజ్ ఈ పాయింట్ వద్ద 0 ఉన్నప్పుడు ఈ ఇండక్టర్ కరెంట్ గరిష్టంగా ఉంటుంది లేదా ఇండక్టర్ కరెంట్ 0 అయినప్పుడు ఈ పాయింట్ వద్ద కెపాసిటర్ వోల్టేజ్ గరిష్టంగా ఉంటుంది కాబట్టి దాని నుండి మనం 12 CVmax2 12 LImax2 అని వ్రాయవచ్చు దాని నుండి మనకు Q0 ω0 L R లభిస్తుంది అది 1 ω0CR అని వ్రాయవచ్చు కాబట్టి వాస్తవానికి 12 CVmax2 12 LImax2 దాని నుండి Q0 L ω0 R 1 ω0CR కాబట్టి దీని నుండి మనం ఏమి చేయవచ్చు ఇది సమీకరణం కాబట్టి కొంచెం కొంచెం దానిని స్వయంగా చేయడానికి ప్రయత్నించండి కాబట్టి నేను చాలా విషయాలు చేశాను చాలా ఎక్కువ సమయం పడుతుంది ఒకటి లేదా రెండు విషయాలు నేను చెబుతున్నాను ఇది Q0 అని అనుకుందాం Q0 ω0 L R అని వ్రాయండి మళ్ళీ విడిగా Q0 1ω0 CR అని వ్రాయండి ఇప్పుడు Q0 Q0 అంటే అప్పుడు ω0 L R 1ω0 CR కాబట్టి ω0 ω0 రద్దు చేయబడుతుంది మరియు చివరకు ఇది LR 2 C అవుతుంది Q0 2 విలువ L R 2 C అవుతుంది కాబట్టి నేను దానిని శుభ్రపరుస్తాను ఇది మీరు చేయటానికి ఒక అభ్యాసముగా ఇవ్వబడినది కాబట్టి ఇప్పుడు అలా అయితే ఇది Q0 ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సంఖ్యకు రాకముందే ω0 వద్ద కరెంట్ గరిష్టంగా ఉందని అనుకుందాం ఎందుకంటే రెసోనెన్స్ సర్క్యూట్ లో సిరీస్ RLC సర్క్యూట్ రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ వద్ద XL XC అని చూశాము కాబట్టి ఆ సందర్భంలో కరెంట్ గరిష్టంగా ఉంటుంది మరియు ఈ కరెంట్ I0 అని అనుకుందాము ω ω0 లేదా f f0 అయినప్పుడు డు I0 రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ వద్ద గరిష్ట కరెంట్ అవుతుంది కాబట్టి సర్క్యూట్కు పంపిణీ చేయబడిన శక్తి I2R కాబట్టి I2R అనేది సర్క్యూట్కు పంపిణీ చేయబడిన శక్తి అని మనకు తెలుసు కాబట్టి I I0 √ 2 వద్ద శక్తి విలువ ω0 వద్ద సంభవించే శక్తి గరిష్ట విలువ లో సగం ఉంటుంది ఇది మనకు I2r అని తెలుసు అని అనుకుందాం ఇప్పుడు I I0 √ 2 అని పరిగణించినప్పుడు శక్తి నష్టం P అయితే అప్పుడు P I02 R 2 అవుతుంది అది P 2 అవుతుంది కాబట్టి నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి ఇది I0 మరియు ఇది I0 √ 2 కాబట్టి సర్క్యూట్కు పంపిణీ చేయబడిన శక్తి విలువ ω0 వద్ద సంభవించే గరిష్ట శక్తి విలువ లో సగం ఉంటుంది అంటే రెసోనెన్స్ వద్ద I I0 అయినప్పుడు శక్తి విలువ I02R అవుతుంది కానీ I I0 √ 2 వద్ద శక్తి 12 అవుతుంది కాబట్టి ω1 మరియు ω2 కు సంబంధించిన పాయింట్లను హాఫ్ పవర్ పాయింట్స్ అంటారు కాబట్టి ఇది వాస్తవానికి I0 √ 2 దీనిని హాఫ్ పవర్ పాయింట్ అంటారు ఎందుకంటే శక్తి నష్టం విలువ I02R కానీ I I0 √ 2 గా మారితే అది I02R 2 అవుతుంది కాబట్టి t 2 కాబట్టి దీనిని హాఫ్ పవర్ పాయింట్ అంటారు కాబట్టి ఇది ω ω1 ఫ్రీక్వెన్సీ అని పరిగణించండి ఇది ఈ వక్రరేఖ యొక్క రెండు బిందువులను కలుపుతుంది మరియు దీనిని మనం f1 f 0 f 2 లేదా ω1 ω0 ω2 అని పరిగణిస్తాము ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం అంటే ఈ వెడల్పు ఇక్కడ నుండి ఇక్కడకు ఈ రెండింటి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని బ్యాండ్విడ్త్ అంటారు కాబట్టి అది ω2 ω1 లేదా ఇది రేడియన్సెకను లో ఉంటే లేదా అది హెర్ట్జ్ అయితే అది f2 f1 అవుతుంది మరియు ఇది రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ దీనిని వాస్తవానికి బ్యాండ్విడ్త్ సమయం అని పరిగణిస్తారు మరియు ఈ ω అది ω ω1 మనము పరిగణించిన సిరీస్ RLC సర్క్యూట్ కోసం XL మరియు XC XC XL లేదా RL2 XC XL అని పరిగణించాము కాబట్టి ఈ రెండు పాయింట్లను హాఫ్ పవర్ పాయింట్ అని అంటాము మరియు ఈ దూరాన్ని బ్యాండ్విడ్త్ అని పరిగణిస్తాము మరియు ఇది ఫ్రీక్వెన్సీ ω రేడియన్సెకన్ మరియు ఇది హెర్ట్జ్లో ఉంటుంది కాబట్టి ఇది హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ వద్ద నెట్ రియాక్టన్స్ రెసిస్టర్ ఇది హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ వద్ద నెట్ రియాక్టన్స్ రెసిస్టర్ అని వ్రాయబడినది ఎందుకంటే దీని కోసం ఇక్కడ చేస్తున్నాను సిరీస్ RLC సర్క్యూట్ లో Z R j అనుకుందాం రెండు విషయాలు జరగవచ్చు ఒకటి XL XC అయితే ఎందుకంటే ఇది హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి √ 2 రావాలి కాబట్టి ఇది XL XC R అవుతుంది లేదా మరొక విషయం XC XL R కావచ్చు ఈ రెండు స్థితులలో ఏదో ఒకటి ఉండవచ్చు కాబట్టి సాధారణంగా XL XC R వాస్తవానికి చివరికి mod XL mod XC R అవుతుంది అందువల్ల Z ఒక షరతు తీసుకుంటే అది R jR అవుతుంది అంటే ఇది మనం √ 2 R కోణం 45 డిగ్రీ అవుతుంది మరియు Z R jR అయితే √ 2 R కోణం 45 డిగ్రీ ఉంటుంది ఎందుకంటే mod XL XC R ఇది ఒక షరతు ఇది మరొక షరతు అవుతుంది కాబట్టి నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి 12 పవర్ ఫ్రీక్వెన్సీ ల వద్ద నెట్ రియాక్టన్స్ రెసిస్టర్ అవుతుంది కాబట్టి అధిక Q ఉన్న సర్క్యూట్ ని తక్కువ Q విలువను కలిగి ఉన్న దానితో పోల్చినప్పుడు ఇది చాలా పదునైన కరెంట్ రెస్పాన్స్ వక్రతను కలిగి ఉంటుంది కాబట్టి మనం దీనిని అడ్మిటెన్స్ Vs కోణం అని పరిగణిస్తాము ఇతర గ్రాఫ్లు ఫ్రీక్వెన్సీ ను పరిగణిస్తాము దాని నుండి మనం సులభంగా సమర్థించగలము అదేవిధంగా ఇది mod XL XC R అని నేను చెప్పాను ఎందుకంటే ω1 వద్ద సర్క్యూట్ కి సంబంధించి ఈ విషయం ప్రారంభంలో చెప్పబడింది మళ్ళీ నేను చెప్పడం లేదు ω ω1 వద్ద ఆ వక్రత ఎడమ వైపు ఉంది కాబట్టి ఆ సమయంలో XC XL కాబట్టి XC XL కాబట్టి ω1 వద్ద XC XL R అవుతుంది అదేవిధంగా ω2 వద్ద మరొక వైపు కి వెళుతున్నప్పుడు XC XL లేదా XL XC కాబట్టి ఆ సందర్భంలో XL XC R ఇది సమీకరణం 2 ఇది సమీకరణం 1 నేను ఇంతకు ముందు వీడియో ఉపన్యాసంలో చెప్పిన విధంగా మొదట ఆ రేఖాచిత్రాన్ని గీయండి మరియు ఆ వీడియో ఉపన్యాసం ద్వారా దాన్ని అర్థం చేసుకునప్పుడు పుస్తకం లో దీన్ని రాయడం సులభం అవుతుంది కాబట్టి ఈ రెండు షరతులు వర్తిస్తాయి నేను చెప్పిన సంబంధిత ఇంపెడెన్స్ విలువలు ఈ విధంగా ఉంటాయి ఒకటి ω1 వద్ద Z1 R j XL XC గా ఉంటుంది అది R jR అవుతుంది ఆ విలువ Z1√ 2 R కోణం 45 డిగ్రీ అవుతుంది ఎందుకంటే R2R2 మరియు కోణం Tan 1 Tan 1 గా ఉంటుంది కాబట్టి ఆ విలువ 45 డిగ్రీలు అవుతుంది అదేవిధంగా ω2 వద్ద Z2 √ 2 R కోణం 45 డిగ్రీలు ఉంటుంది కాబట్టి ω1 వద్ద I1 విలువ V కోణం 0 ఇది వోల్టేజ్ రిఫరెన్స్ ఇంపెడెన్స్ √ 2 R కోణం 45 డిగ్రీ ఈ విలువ V √ 2 R కోణం 45 డిగ్రీ అవుతుంది అదేవిధంగా ω2 వద్ద I 2 V √ 2 R కోణం 45 డిగ్రీ అవుతుంది V R I 0 ఎందుకంటే రెసోనెన్స్ వద్ద XL XC 0 మరియు XL XC 0 అయితే కరెంట్ గరిష్టంగా ఉంటుంది కాబట్టి Z R అవుతుంది కాబట్టి I0 గరిష్ట కరెంట్ గా ఉంటుంది కాబట్టి రెసోనెన్స్ వద్ద ఈ విలువ V R గా ఉంటుంది కాబట్టి రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ ω0 వద్ద కరెంట్I1 12I0 అని వ్రాయవచ్చు కాబట్టి I1 12I0 0 707I0∠450 అవుతుంది కాబట్టి ఇది I1 0 707 I0∠450 అదేవిధంగా I2 I 0 707 I0∠ 450 కానీ ω ω1 వద్ద XC XL R అవుతుంది కాబట్టి ω ω1 వద్ద ఉన్నప్పుడు కాబట్టి ఆ సందర్భంలో XL Lω1 మరియు XC 1ω1C అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రతిక్షేపించండి ఇది సమీకరణం 3 అని పరిగణించండి కాబట్టి నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి అదేవిధంగా ω ω2 వద్ద చేయండి కాబట్టి XL Lω2 మరియు XC 1ω2C అవుతుంది ఇది ω2 వద్ద వ్రాసేటప్పుడు ω ω2 అని అర్ధం కాబట్టి ఇది సమీకరణం 4 మరియు వాస్తవానికి ఈ విలువ R కాబట్టి ఇప్పుడు సమీకరణం 3 నుండి సమీకరణం 4 ను తీసివేయండి అంటే ఈ సమీకరణం నుండి ఈ సమీకరణం ని తీసివేయండి కాబట్టి అలా చేస్తే 1 ω1 1 ω2 1 C ω1 ω2 L 0 లేదా 1 ω 1 ω2 LC 1 ω02 అని పొందుతాము ఎందుకంటే ω0 రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ 1 √LC దాని వర్గం తీసుకుంటే LC 1 ω02 అవుతుంది కాబట్టి ω0 ⍵1⍵2 గా ఉంటుంది ఇది మంచి సంబంధం మరియు ఈ వైపు ⍵1 మరొక వైపు అని గుర్తుంచుకోవడం సులభం కాబట్టి ω2 ω1 అనేది బ్యాండ్విడ్త్ మరియు ω మరియు ω0 ⍵1⍵2 రేఖాగణిత సగటు అని అంటాము అదేవిధంగా సమీకరణం 3 మరియు సమీకరణం 4 ను యాడ్ చేయండి కాబట్టి ఈ రెండు సమీకరణా లను యాడ్ చేయండి కాబట్టి అలా చేసి జోడించి సరళీకృతం చేస్తే ఆ విలువ ω2 ω1 ω1 ω2 C ω2 ω1 L 2 R అవుతుంది ω2 ω1 ను ఉమ్మడి గా ఉంది కనుక దానిని బయటికి తీసుకుని సరళీకరణ చేస్తే ఆ విలువ ω2 ω1 1 LC ω02 ω02 C ఇప్పుడు LC ω02 1 ఎందుకంటే ω0 1 √LC ఇప్పుడు కాబట్టి ω02 1 LC అవుతుంది కాబట్టి క్రాస్ గుణకారం చేస్తే ఆ విలువ LC ω02 1 అవుతుంది కాబట్టి ఈ పదం 1 ను ఉంచండి 1 1 2 అవుతుంది కాబట్టి నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి ఆ ω2 ω1 2 మరియు 2 రెండు వైపులా రద్దు చేయబడితే ఆ విలువ ω2 ω1 ω02CR అవుతుంది లేదా అది ω0 తో భాగించండి కాబట్టి ω2 ω1 ω0 ω0CR Q0 1 ω0CR అని మనం చూశాము కాబట్టి ఇది 1 Q0 లేదా Q0 ω0 ω2 ω1 యొక్క మరొక వ్యక్తీకరణ కాబట్టి ఇది ప్రాథమికంగా ω0 BW బ్యాండ్విడ్త్ కాబట్టి ఇది సమీకరణం 6 కాబట్టి ఇవి చాలా సరళమైన విషయాలు మాత్రమే ఆ విషయం యొక్క కొంచెం అవగాహన మరియు గణితశాస్త్రం గణిత అభ్యాసాన్ని చేయాలి కానీ ఇది చాలా సులభమైన విషయం కాబట్టి అంటే ఈ సమీకరణాన్ని ω2 ω0 లేదా ఈ విషయం Q0 ω0BW అని కూడా వ్రాయవచ్చు అది బ్యాండ్విడ్త్ మరియు BW ω2 ω1 అవుతుంది ధన్యవాదాలు